మునుపటి ఉపన్యాసంలో నేను విల్సన్ సోమెర్ఫెల్డ్ క్వాంటం నిబంధనను ప్రవేశపెట్టాను అది ఆవర్తన చలనం కోసం p dx nh కు సమానం లేదా చర్య విచ్ఛిన్నంగా ఉంటుందని చెబుతుంది కాబట్టి ఈ లోపలి చర్యను ప్లాంక్ స్థిరాంకం h యొక్క ప్రమాణాలలో విచ్ఛిన్నంగా ఉంటుందని వ్రాయనివ్వండి మరియు మొదటిది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అనగా ద్రవ్యరాశి m కలిగిన కణము సింపుల్ హార్మోనిక్ మోషన్సరళ హరాత్మక చలనం ను ప్రదర్శిస్తుంది ఇది దీనికి వర్తింపజేసాము n వ స్థాయిలో ఎనర్జీ n h nu గా ఇవ్వబడిందని మనము కనుగొన్నాము ఇది అంతకుముందు వివరించిన బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ కృష్ణ వస్తువు వర్ణపటంతో సరిపోలింది దీనిని మనము 1D లో x 0 మరియు x L కి పరిమితమై x అక్షం వెంబడి కదులుతున్న ఒక కణానికి కూడా మనము వర్తింపజేసాము మరియు En n2h28mL2 అని కనుగొన్నాము En అనేది n2 కు అనులోమానుపాతంలో ఉంది ఇప్పుడు దానిని 2 D వ్యవస్థకు వర్తింపజేద్దాం ఇది బోర్ మోడల్ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి బోర్ మోడల్ ఏమి చేసిందో గుర్తుంచుకోండి ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్ష్యల్లో కదులుతున్నట్లు అతను భావించాడు మరియు యాంగులార్ మొమెంటం కోణీయ వేగం స్థిరంగా ఉన్నందున కక్ష్య యొక్క సమతలంప్లేన్ ఒకే విధంగా ఉంటుంది మేము ఇప్పుడు దీనిని సాధారణీకరించబోతున్నాము కాబట్టి మేము ఇతర రకాల కక్ష్యల యొక్క అవకాశాలను పరిగణనలోకి తీసుకునే విధంగా బోర్ మోడల్ ను సాధారణీకరించబోతున్నాము మరియు క్లాసికల్ మెకానిక్స్ నుండి ఇతర రకాల కక్ష్యలు ఏమిటో నాకు తెలుసు 1r పొటెన్షియల్ లో కక్ష్యలు సాధారణంగా ఎలిప్టికల్ దీర్ఘవృత్తాకారం గా ఉంటాయి అంటే నేను కలిగి ఉన్నది ఏమిటంటే నేను ఒక వృత్తంలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ ను కలిగి ఉండగలను నేను ఎలిప్టికల్ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ ను కూడా కలిగి ఉండగలను మరియు అవి ఎలా వివరించబడ్డాయి మరియు అవి బోర్ సోమెర్ఫెల్డ్ క్వాంటైజేషన్ నిబంధన నుండి సహజంగా బయటకు వస్తాయని మీరు చూస్తారు కాబట్టి ఇందులో మళ్ళీ ఇప్పుడు నేను మొమెంటం ద్రవ్యవేగం భావనను మొదట సాధారణీకరించబోతున్నాను ఇప్పుడు నేను దానిని సాధారణీకరణ మొమెంటం అని పిలుస్తారు మరియు మన ప్రయోజనాల కోసం మన ప్రయోజనాల కోసం నేను ఏమి చేయబోతున్నానంటే ఒక చరరాశికి సంబంధించిన దాన్ని ఈ క్రింది విధంగా నిర్వచిస్తారు అదేంటంటే చరరాశి x y z φ కాగలదు కాబట్టి స్థానాన్ని వివరించడానికి మరియు సాధారణీకరణ మొమెంటం ద్రవ్యవేగంను నిర్వచించడానికి నేను ఏదైనా చరరాశిని తీసుకోవచ్చు కాబట్టి దీనికోసం మనం వేసే సరైన అడుగు ఏమిటంటే మొదటిది ఏది సౌకర్యవంతంగా ఉంటే దానిని స్పేస్ వేరియబుల్స్ పరంగా ఎనర్జీ E ని వ్రాయాలి మరియు రెండవది ఆ చరరాశికి సంబంధించిన p ని ప్రస్తుతానికి X గా పిలుద్దాం ఇది ∂E x గా ఇవ్వబడుతుంది మీకు ఒక ఉదాహరణను ఇస్తాను ఒక కణం 2 D ప్రపంచంలో కదులుతుంది అనుకుంటే శక్తి E 12mṙ2గా ఇవ్వబడుతుంది ఇక్కడ r అనేది దూరం ప్లస్ 12mr2ϕ ̇2 ఇక్కడ అనేది x అక్షం తో చేసే కోణం కాబట్టి నేను ప్లానర్ పోలార్ కోఆర్డినేట్ లలో వ్రాస్తున్నది మరియు సాధారణంగా పొటెన్షియల్ ఎనర్జీ r పై ఆధారపడి ఉంటుంది కానీ ప్రస్తుతం దానిని r గా రాద్ధాం అప్పుడు pr అనేది ∂E∂ṙ గా నిర్వచించబడుతుంది ఇది mṙ గా వస్తుంది అలాగే pఅనేది ∂E ϕ ̇ గా నిర్వచించబడుతుంది ఇది mr2ϕ ̇ గా వస్తుంది కాబట్టి ఇది సాధారణీకృత మొమెంటం ద్రవ్యవేగం యొక్క భావన మరియు దీనిని సాధారణీకృత మొమెంటం ద్రవ్యవేగం అని ఎందుకు పిలుస్తారో నేను మీకు చూపిస్తాను కాబట్టి మేము 2 D ప్రదేశంలో ఒక కణం కదులుతున్నట్లు పరిగణించాము మన చర్చను 2 D x మరియు y కి మాత్రమే పరిమితం చేద్దాం మరియు ϕ మరియు r లను వివరించే చరరాశులను మేము పరిగణించాము కాబట్టి మనం కలిగి వున్న ఎనర్జీ12mṙ212mr2 2 V ఇది వెక్టార్ మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం V ను మాత్రమే తీసుకుందాం కాబట్టి దాని కేంద్ర పొటెన్షియల్ pr అవుతుంది ఇది ∂E∂ṙ ఇది mṙ మరియు అది లీనియర్ మొమెంటం ద్రవ్యవేగం యొక్క డైమెన్షన్ లను కలిగి ఉంటుంది p అనేది చరరాశి కి సంబంధించినది ఇది ∂E φ ̇ గా ఉంది ఇది mr2ϕ ̇మరియు అది యాంగులర్ మొమెంటం యొక్క డైమెన్షన్ లను కలిగి ఉంటుంది సాధారణీకృత మొమెంటం ద్రవ్యవేగం తప్పనిసరిగా లీనియర్ మొమెంటం రేఖీయ ద్రవ్యవేగం వలె ఉండదని గమనించండి ఇది యాంగులర్ మొమెంటం కావచ్చు మరియు ఇప్పుడు క్వాంటం నిబంధన ఉంటుంది కాబట్టి క్వాంటం నిబంధన సాధారణీకృత ద్రవ్యవేగం పరంగా క్వాంటం prdr nr కు సమానం ఇది ఒక పూర్ణాంకం దీనిని nr h గా పిలుద్ధాం మరియు pdφ అనేది కొన్ని nh లకు సమానంగా ఉంటుంది ఇక్కడ nr అనేది 0 1 మరియు మొదలైనవి గా ఉంటుంది ఇవే క్వాంటం నిబంధనలు ఇప్పుడు 2 నిబంధనలు 2 క్వాంటం నిబంధనలు r పైన ఒకటి మరియు పైన ఒకటి ఉన్నాయని గమనించండి ఈ 2 క్వాంటం నిబంధనలు కక్ష్య ను గుర్తించడానికి ఉన్నాయి కాబట్టి మనం దీని కోసం మరికొంత సమయం వ్యచ్చిద్దాం నేను కలిగివున్న pr అనేది mr ̇ మరియు p అనేది mr2ϕ ̇మరియు సంబంధిత క్వాంటం నిబంధనలు prdr nr h కు సమానం మరియు pdϕ nh మరియు ఈ వ్యవధికి వ్యతిరేకంగా ఇన్పుట్ a కు సమానం కావచ్చు ఏమి జరుగుతుందంటే మీరు కేంద్రంలో ఫోర్సుని కలిగి ఉండి x y తలంలో కదలికను పరిగణించినట్లయితే క్లాసికల్ మెకానిక్స్ నుండి మనకు తెలిసినదేమింటంటే ఈ సందర్భంలో V k r కు సమానం ఇది ఆకర్షణీయ కూలుంబ్ లేదా పొటెన్షియల్ యొక్క ఒక రకమైన గురుత్వాకర్షణ అప్పుడు కక్ష్యలు ఇలా ఉంటాయి అవి వృత్తాకారంగా ఉండవచ్చు లేదా అవి ఎలిప్టికల్ దీర్ఘవృత్తాకారంగా ఉండవచ్చు మరియు ఇది కొంత ఎక్స్సెంట్రిసిటీని ఉత్కేంద్రితను కలిగి ఉంటుంది అత్యధిక యాంగులర్ మొమెంటం ని కలిగి ఉంటే అప్పుడు కక్ష్య తక్కువ ఎలిప్టికల్ గా దీర్ఘవృత్తాకారం ఉంటుంది కాబట్టి వృత్తాకార కక్ష్యకు L1 యాంగులర్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం ఉంది మరియు దీర్ఘవృత్తాకారానికి L2 ఉంది L1 అనేది L2 కంటే ఎక్కువగా ఉండవచ్చని అనుకొని నేను పరిగణించినట్లయితే ఇదే అవగతం అవుతుంది ఎందుకంటే యాంగులర్ మొమెంటం 0 అయితే L 0 అప్పుడు మోషన్ కేంద్రం గుండా వెళ్తుంది లీనియర్ గా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో మోషన్ కేంద్రం గుండా వెళ్ళి లీనియర్ గా ఉంటుంది కాబట్టి యాంగులర్ మొమెంటం తక్కువగా ఉంటే కక్ష్య యొక్క దీర్ఘవృత్తాకారం ఎక్కువగా ఉంటుంది లేదా ఎక్స్సెంట్రిసిటీ ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం క్వాంటం నిబంధన ను చూద్దాము ఇప్పుడు ఈ సందర్భంలో గమనించినట్లయితే ఇచ్చిన కక్ష్య ఈ విధంగా ఉంటే దూరం r1 స్వల్ప దూరం r2 దూరం ఉంటుంది మరియు నేను లెక్కించినప్పుడు ఉదాహరణకు prdr r1r2prdr r2r1prdr సమరూపత కారణంగా రెండు ఇంటిగ్రల్ విలువలు ఒకే సమాధానం ఇస్తుంది అందువల్ల ఇది 2r1r2prdr అవుతుంది మరోవైపు సెంట్రల్ ఫోర్స్ కేంద్రక బలం V kr pఅనేది mr2ϕ ̇ ఇది యాంగులర్ మొమెంటం కన్సర్వ్ అవుతుంది అందువలన p అనేది సెంట్రల్ ఫోర్స్ కేంద్రక బలానికి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమతలంలో లేదా కూలుంబిక్ ఫీల్డ్ లోఒక సమతల కక్ష్యలో కదులుతున్న వ్యవస్థ యొక్క శక్తి స్థాయిలను లెక్కించడానికి మనము ఇప్పటివరకు చేసిన అన్నిటినీ వర్తింపజేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము అది మనకు బోర్ మోడల్ మాదిరిగానే అదే సమాధానం ఇవ్వాలి మనం ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే ఒక పొటెన్షియల్ కేంద్రం చుట్టూ ఉన్న సమతలంలో ఒక కణ మోషన్గమనం ని తీసుకోవడం ఇది kr మరియు పరమాణువుఆటమ్ల విషయంలో ఇది 140Ze2r ఇక్కడ e అనేది చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ కానీ ప్రస్తుతానికి కేవలం సౌలభ్యం కోసం నేను k ను ఉంచుతాను కాబట్టి k Ze240 మరియు వ్యవస్థ యొక్క శక్తి 12mṙ212mr2ϕ ̇2 kr గా ఇవ్వబడుతుంది pr అనేది ∂E∂ṙ కు సమానం ఇది mṙ మరియు సంబంధిత క్వాంటం కండిషన్ 2r1r2prdr nrh సంబంధిత pసమీకరణం అనేది ∂E∂ṙ ఇది mr2ṙ ϕ ̇ ఇది ఒక స్థిరాంకం దీనిని L అని పిలుద్దాం మరియు సంబంధిత కండిషన్ మొత్తం వ్యవధిలో mr2ϕ ̇dగా ఉంది దాని అర్ధం ఏమిటంటే నేను ఈ మలుపు నుంచి ఒక బిందువు నుండి ప్రారంభించి మరియు అంతటా వెళితే అది 0 నుండి వరకు ఉండే సమాకలని ఇది L02dϕ nh కు సమానం కాబట్టి Lnϕh2 వస్తుంది లేదా n కి సమానం ఇది బోర్ కండిషన్ మాదిరిగా ఉంటుంది కక్ష్యలను మాత్రమే పరిగణించి ఉంటే అపుడు మనము pr ను కలిగి ఉంటాం ఇది pr mṙ 0 కు సమానం L n కు సమానం మరియు ఎనర్జీ 12mṙ2 కు సమానంగా ఉంటుంది ఇది 0 E n222mR2 kr అవుతుంది మరియు mv2rkr2│rR తో ఇది బోర్ మోడల్ మాదిరిగా అదే సమాధానంను ఇస్తుంది ఇప్పుడు కణం కూడా r దిశలో మోషన్ గమనం చేయగల అవకాశాన్ని పరిశీలిస్తున్నాము కాబట్టి ఒక ṙ ప్రమేయం ఉంది కాబట్టి ఇది ఎలిప్టికల్ దీర్ఘవృత్తాకార కక్ష్యలను ఇస్తుంది మరియు దాని కోసం prdr ఉన్నది ఇది 0 కాదు ఇదిmṙdr nrh కు సమానం కాబట్టి ఇప్పుడు 2 క్వాంటం సంఖ్యలు nrమరియు n లను కలిగి ఉంటాం కాబట్టి ఎనర్జీ కండిషన్ E12mṙ212mr2ϕ ̇2 kr నుండి లెక్కిద్దాం ఇది pr22mL22mR2 kr మాదిరిగా ఉంటుంది ఇప్పుడు pr2mE L2r22mkr లభిస్తుంది కాబట్టి pr2mE L2r22kmr ఈ కక్ష్య ఈ విధం గా ఉంది r1 మరియు r2 బిందువులు ఉన్నాయి ఇక్కడ ṙ అనేది 0 pr కూడా 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి 2mE L2r22kmr 0 వ్యక్తీకరణ నుండి లెక్కించవచ్చు కాబట్టి నా దగ్గర ఉన్నది ఏమిటంటే nrh 2r1r22mE L2r22kmrdr కి సమానం ఈ సమాకలని కొద్దిగా సంక్లిష్టమైనది కాబట్టి నేను సమాధానం ఇస్తాను ఈ మొత్తం విషయానికి సమాధానం 2L mk 2mE గా వస్తుంది ఇక్కడ m ఉంది ఇక్కడ m ఉంది కాబట్టి ఇది మీకు ఈ సమాకలనికి తుది సమాధానం ఇస్తుంది మరియు ఇది nrh ఇదే శక్తిని నిర్ణయించబోతుంది ఇప్పుడు ఈ 2mE ఎందుకు అని మీరు ఆశ్చర్యపోవచ్చు ఇది ఒక బౌండ్ స్థితి అని గుర్తుంచుకోండి అందువల్ల E అనేది 0 కన్నా తక్కువ కాబట్టి మొదటి కండిషన్ pdϕ nh నుండి Ln లభిస్తుంది రెండవ నిబంధన prdr nrh నుండి 2L mk 2mEnrh లభిస్తుంది అందువలన ఋణ గుర్తుతోL mk 2mE nr లేదా L n దీనిని ప్రతిక్షేపించినట్లయితే nnrℏmk 2mE లభిస్తుంది లేదా E nnr mk22n22 ఇది mZ2e4322022 1n2 గా ఉంటుంది కాబట్టి ఎనర్జీ E mZ2e43220221n2 ని పొందుతాము దీనిని n అని పిలుద్దాం ఇక్కడ n అనేది nnr ఇప్పుడు బోర్ మోడల్ ద్వారా n 0 అనేది 0 యాంగులర్ మొమెంటం కోణీయ ద్రవ్యవేగం ను సూచిస్తుంది కాబట్టి దాన్ని ఎలా మినహాయించాలి మరియు n 1 2 3 మరియు మొదలైనవి మరియు n 0 1 2 మరియు మొదలైనవి మరియు n nn కాబట్టి దీని ద్వారా ఎనర్జీ En ఇవ్వబడుతుంది ఇది బోర్ సమాధానంEn 13 6Z2n2 ఎలక్ట్రాన్ వోల్ట్ల కి సమానంగా ఉంటుంది మీరు ఈ సంఖ్యను లెక్కించవచ్చు ఇది ఖచ్చితంగా బోర్ మోడల్ మాదిరిగానే ఉంటుంది అది మీకు ఏమి ఇస్తుంది అయితే ఇప్పుడు దీనిని విశ్లేషిద్దాం విల్సన్ క్వాంటం కండిషన్ లు 2 క్వాంటం సంఖ్యలను ఇస్తాయి కాబట్టి క్వాంటం నిబంధనలు రెండు క్వాంటం సంఖ్యలు nϕ మరియు nr లను ఇస్తాయి వాటి అర్థం ఏమిటి n h అనేది యాంగులర్ మొమెంటం కు సంబంధించినది మరియు nnr విలువ ఎనర్జీని ఇచ్చే విధంగా nr విలువ ఉంటుంది కాబట్టి n nnr కు సమానం అయితే ఎనర్జీ ఒకేలా ఉంటుంది అయితే ఇవి 2 విభిన్న కక్ష్యలు ఉదాహరణకు n ఒకటికి సమానం అయితే nr 0 మరియు n 1 ను కలిగి ఉండవచ్చని అనుకుందాం n 2 కి సమానం అని అనుకుందాం nr 0 n ϕ 2 లేదా nr 1 మరియు n 1 కలిగి ఉండవచ్చు అవి రెండూ ఒకే ఎనర్జీ ని ఇస్తాయి ఇప్పుడు n ϕ 2 అయితే అవి ఎలాంటి కక్ష్యలుగా ఉంటాయి ఇది తక్కువ ఎక్స్సెంట్రిసిటీ ను కలిగి ఉంటే అది వృత్తాకార కక్ష్య కావచ్చు n ϕ 1 యాంగులర్ మొమెంటం తక్కువగా ఉంటే ఇది ఎలిప్టికల్ దీర్ఘవృత్తాకార కక్ష్య కావచ్చు కాబట్టి మనం ఇప్పుడు ప్రవేశపెట్టిన ఒక సమతలంలో తిరిగే ఎలక్ట్రాన్ల కక్ష్యలు విల్సన్ సోమెర్ఫీల్డ్ క్వాంటైజేషన్ నిబంధనల ద్వారా కూలుంబ్ పొటెన్షియల్ ప్రభావంతో కదులుతున్నప్పుడు అనే ఆలోచనను సాధారణీకరిస్తాయి అవి ఇప్పుడు అదే శక్తిని కలిగి ఉన్న దాని కంటే ఎక్కువ కక్ష్యలు ఉంటాయి అయినప్పటికి విభిన్న క్వాంటం సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే కూలుంబ్ పొటెన్షియల్ ప్రభావంతో సమతలంలో తిరుగుతున్న ఎలక్ట్రాన్కు మనము క్వాంటం నిబంధనలను వర్తింపజేసాము మరియు బోర్ మోడల్ మాదిరిగానే ఎనర్జీ అనేది 1 n2 కి అనులోమానుపాతంలో ఉంటుందని మనం కనుగొన్నాము అయితే చాలా ముఖ్యమైనది ఇది ఒకటి కంటే ఎక్కువ రకాల కక్ష్యలను ఇస్తుంది మరియు వృత్తాకార మరియు ఎలిప్టికల్ దీర్ఘవృత్తాకార కక్ష్యలను ఇస్తుంది మరియు ఇది ఒకే ఎనర్జీ కోసం ఒకటి కంటే ఎక్కువ క్వాంటం సంఖ్యల ఆలోచనను పరిచయం చేస్తుంది ఒకటి కంటే ఎక్కువ క్వాంటం సంఖ్యలు అనగా అవి ఒకే ఎనర్జీ ని కలిగి ఉండే కక్ష్యలు ఒక కక్ష్య కంటే ఎక్కువ కక్ష్యలు కావచ్చు ఈ సందర్భంలో అవి వివిధ ఎక్స్సెంట్రిసిటీ లు కలిగిన వృత్తాకార దీర్ఘవృత్తాకార కక్ష్యలుగా ఉంటాయి